కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I లోని ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 30 మరియు డబుల్ ఇంటిగ్రల్స్పై మన చర్చను కొనసాగిస్తాము మరియు ఈరోజు ప్రత్యేకంగా మనం డబుల్ ఇంటిగ్రల్ యొక్క కొన్ని ఆచరణాత్మక సందర్భాల గురించి మాట్లాడుతాము కాబట్టి సమస్య సంఖ్య 1 తో ప్రారంభిద్దాం డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి పరబోలా yx2 మరియు y x అనే లైన్ ద్వారా ఆవరించిన ప్రాంతాన్ని కనుగొనండి కాబట్టి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి ఆ ప్రాంతాన్ని కనుగొనండి పరబోలా yx2 కి సమానం మరియు y అనేది x కి సమానం కాబట్టి ఇక్కడ మాకు రెండు వక్ర రేఖలు ఉన్నాయి ఒకటి పరబోలా y అనేది x2 కి సమానం మరియు మరొకటి సరళ రేఖ y అనేది x కి సమానం కాబట్టి ఈ రెండు రేఖల ద్వారా ఇక్కడ ఉన్న ప్రాంతం డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి కనుగొనాలనుకుంటున్నాము మరియు మునుపటి ఉపన్యాసంలో ఇప్పటికే చర్చించబడిన ఆలోచన ఏమిటంటే మనం ఈ ఫంక్షన్ని ఒకటి లేదా స్థిరమైన ఫంక్షన్ 1 ను ఈ ప్రాంతంలో విలీనం చేయవచ్చు మరియు ఈ రెండు వక్ర రేఖల ద్వారా సరిహద్దులుగా ఉన్న ప్రాంతాన్ని పొందవచ్చు కాబట్టి కచ్చితంగా మన దగ్గర ఈ రెండు వక్ర రేఖలు ఉన్నాయి y ఈ x రేఖకి సమానం మరియు y ఈ x2 పారబోలాకు సమానం ఆపై మేము ఈ సందర్భంలో చాలా సరళమైన ఖండన బిందువును పొందాలి కాబట్టి మాకు x2 కి y సమానం మరియు x కి y సమానం ఈ రెండు వక్ర రేఖలు కాబట్టి x కి y సమానం x2కి సమానం మరియు ఇది మనకు ఖండన బిందువును అందిస్తుంది కాబట్టి 0 కి x2 xసమానం కాబట్టి మనం x కి 0 సమానం మరియు 1 కి ఈ x పాయింట్ సమానం మరియు సంబంధిత y అయితే మనం సులభంగా పొందవచ్చు కాబట్టి ఇక్కడ 0 కి x అనేది సమానం ఈ పాయింట్ ఇక్కడ మనకు x 0 మరియు 0 ఉన్నాయి ఇక్కడ x ఉన్న మరొక పాయింట్ x మరియు x 1 మరియు y 1 కాబట్టి ఇవి రెండు పాయింట్లు మరియు ఇప్పుడు మేము ఈ రెండు వక్ర రేఖల ద్వారా ఆవరించిన ఈ ప్రాంతాన్ని లెక్కిస్తాము కాబట్టి మేము ఇప్పుడు పరిమితులను కనుగొనాలి కాబట్టి ఈ ఇంటిగ్రల్ లిమిట్లు ఇక్కడ మనం మొదట x దిశలో మరియు తరువాత y దిశలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఉదాహరణకు మొదట y దిశలో మరియు తరువాత x దిశలో తీసుకుంటాము కాబట్టి y దిశలో మేము ఈ వక్రరేఖ నుండి ఆ వక్రరేఖకు పరిమితులను కలిగి ఉన్నాము మరియు ఈ రేఖలు x నుండి సమానంగా నడుస్తాయి మరియు ఈ పరివేష్టిత లేదా ఆవరించిన ప్రాంతం గుండా వెళ్ళడానికి 0 కి x సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వక్రరేఖ y అనేది x2 కి సమానం మరియు పైన ఉన్నది y అనేది x కి సమానం కాబట్టి y యొక్క దిశలో మనం ఈ వక్రరేఖ ద్వారా ప్రవేశిస్తున్నాము y కి x సమానం y కి x2 సమానం మరియు ఈ ప్రాంతాన్ని వదిలివేస్తే ఈ వక్ర రేఖ ద్వారా y అనేది సరళ రేఖకు సమానం కాబట్టి ఇక్కడ y అనే లిమిట్లు y కి సమానం ఈ రెండు రేఖలతో సరిహద్దులుగా ఉన్న ప్రాంతం 01x2xdydx01yx2xdx01dxx22 x330116 కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ను గణించాలి ఇది ఈ రెండు వక్ర రేఖల ద్వారా ఆవరించబడిన ప్రాంతాన్ని మాకు అందిస్తుంది కాబట్టి ఇక్కడ వెలుపలి భాగాన్ని 0 నుండి 1 వరకు మరియు లోపలి భాగాన్ని y కి సంబంధించి ఉంచుతాము కాబట్టి మేము y ని పొందుతాము మరియు తరువాత x2 నుండి x కి లిమిట్ ని పొందుతాము మరియు అప్పుడు ఇక్కడ dx ఉంటుంది కాబట్టి ఇది 0 నుండి 1 వరకు ఉంటుంది మరియు y ఎగువ లిమిట్ x మరియు దిగువ లిమిట్ x2 కాబట్టి x x2 ఆపై మనకు ఇక్కడ dx ఉంది మరియు ఇప్పుడు మనం సింగిల్ ఇంటిగ్రల్ ను మళ్లీ ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ మనం x22 మరియు x33 పొందుతాము మరియు లిమిట్లు 0 నుండి 1 వరకు ఉంటాయి కాబట్టి ఈ ఎగువ లిమిట్ ని ఇక్కడ ప్రతిక్షేపం చేయడం ద్వారా దిగువ లిమిట్ ఏమైనప్పటికీ దీన్ని 0 చేస్తుంది కాబట్టి లిమిట్ లో ఉంచినప్పుడు మనకు 12 13 ఉంటుంది కాబట్టి ఇది మాకు 16 ఇస్తుంది ఇది ఈ పారాబొలా సరిహద్దులో ఉన్న ప్రాంతం మరియు y అనే సరళ రేఖ x కి సమానం కాబట్టి ఇది ఈ ఇంటిగ్రల్యొక్క సమాధానం 01x2xdydx01yx2xdx01dxx22 x330116 కాబట్టి మేము కొంచెం సంక్లిష్టంగా ఉన్న మరొక ఉదాహరణను తీసుకుంటాము డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి పరాబోలా yx2 మరియు y x2 రేఖతో జతచేయబడిన వైశాల్యం యొక్క ప్రాంతాన్ని కనుగొనండి కాబట్టి ఇక్కడ మనకు y కి బదులుగా సమానంగా x ఉంటుంది ఉదాహరణకు y అనేది x2 రేఖకి సమానం కాబట్టి ఈ సందర్భంలో మళ్లీ మనకు ఒక పారాబోలా ఉంది ఆపై y కి బదులుగా x రేఖకి సమానం y అనేది x2 కి సమానం కాబట్టి ఈ పరిస్థితి మనకు ఉంది y అనేది x2 రేఖకి సమానం కాబట్టి x ఇక్కడ 0 y విలువ 2 మరియు x ఉన్నప్పుడు 1 ఈ 1 ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఖండన బిందువు వద్ద y అనేది x2 కి సమానం మరియు y అనేది x2 కి సమానం కాబట్టి ఈ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా x2 మనం x2 కి సమానంగా పొందవచ్చు లేదా 0 కి x2 x 2 సమానం కాబట్టి ఇది 0 కి మాకు x 2 మరియు x1 సమానం కాబట్టి x అనేది 1 కి సమానం మరియు x విలువ 2 కాబట్టి ఈ రెండు వక్రతలు కలిసే చోట ఇప్పుడు మనకు ఈ రెండు పాయింట్లు ఉంటాయి కాబట్టి ఒకటి ఇక్కడ ఖచ్చితంగా ఉంది మరొకటి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ x ఉన్నప్పుడు 2 y విలువ 4 అవుతుంది కాబట్టి 24 ఈ పాయింట్ మరియు తరువాత 1 మరియు 1 ఈ బిందువు ఇక్కడ ఉంది మరియు మేము ఈ రెండు రేఖలతో సరిహద్దులుగా ఉన్న ఈ ప్రాంతాన్ని లెక్కిస్తున్నాము ఇప్పుడు మళ్లీ అదే దిశలో y దిశలో మనం ఎల్లప్పుడూ ఈ వక్రరేఖ నుండి ఈ రేఖకు మరియు x దిశలో కదులుతున్నాము కాబట్టి ఇది y దిశలో ఉంటుంది ఇది ఎల్లప్పుడూ ఈ వక్రరేఖ నుండి y సమానంగా ఉంటుంది x2 నుండి y సమానంగా x2 ఉంటుంది మరియు అప్పుడు ఈ రేఖ ఈ x నుండి 1 కి సమానం మరియు x విలువ 2 కి సమానం 12x2x2dydx92 కాబట్టి ఈ రెండు రేఖ లతో సరిహద్దులుగా ఉన్న ఈ ప్రాంతంలో మేము ఈ ఇంటిగ్రల్ ను లెక్కిస్తాము ఇంటిగ్రేండ్ 1 అవుతుంది ఆపై మనకు dy dx ఉంటుంది Y కి సంబంధించి లోపలి ఇంటిగ్రల్ y యొక్క లిమిట్లు y నుండి ఈ y కి సమానంగా ఉంటుంది x2 నుండి y కి సమానంగా ఉంటుంది x2 కు సమానమైనది ఈ పరబోలా నుండి ఆ రేఖకు ఈ రేఖకి మరియు ఇప్పుడు చర్చించినట్లుగా x కోసం మేము 1 నుండి 2 వరకు తీసుకుంటాము కాబట్టి మనం సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఆపై ఈ రెండు వక్ర రేఖల ద్వారా ఆ ప్రాంతాన్ని పొందుతాము కాబట్టి ఇప్పుడు మేము డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించిన ప్రాంతానికి మరొక ఉదాహరణను తీసుకుంటాము xy 2 yx24 మరియు y 4 వక్రరేఖలతో సరిహద్దు ఉన్న ప్రాంతాన్ని నిర్ణయిస్తాము ఇక్కడ మనం మళ్లీ డబుల్ ఇంటిగ్రల్ని ఉపయోగించాలనుకుంటున్నాము రేఖ లతో సరిహద్దులు xy సమానం 2 మరియు ఈ ప్రాంతాన్ని నిర్ణయించాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాకు 3 వక్రరేఖలు ఉన్నాయి xy 2 మరియు yx24 మరియు y విలువ 4 కి సమానం x అక్షానికి సమాంతరంగా ఈ రేఖ ఉంటుంది కాబట్టి ఈ అన్ని రేఖల చిత్ర పటం అయిన గ్రాఫ్ లను చూద్దాం కాబట్టి ఇక్కడ y అనేది ఈ సరళ రేఖకు సమానం మనకు ఈ పారాబోలా మళ్లీ ఉంది y విలువ x24 కి సమానం మరియు అప్పుడు మన దగ్గర xy 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ x విలువ 0 కి చేరువవుతున్నందున ఇది అనంతానికి వెళుతుంది మరియు x ఎప్పుడు వెళ్తుందో అదే y విలువ 0 కి వెళుతుంది మరియు x విలువ అనంతానికి వెళ్తుంది కాబట్టి మేము ఇక్కడ ఈ xy 2 వక్రరేఖను కలిగి ఉన్నాము మరియు అప్పుడు ఇక్కడ y విలువ x24 కి సమానం మరియు ఈ y సరళరేఖ 4 కి సమానం కాబట్టి ఈ మూడు వక్రరేఖలు మరియు ఈ మూడు వక్రరేఖలతో సరిహద్దు ఉన్న ప్రాంతం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ సహాయంతో మేము ఇప్పుడు లెక్కించబోతున్న ప్రాంతం ఇది కాబట్టి దీనిలో ముందుగా x అక్షం మరియు తరువాత y అక్షం లేదా ఇతర మార్గం గుండా వెళ్లే అవకాశం ఉంది కానీ ఈ సందర్భంలో మనం x అక్షం చూడటానికి ముందుగా వెళితే ఈ దిశలో మనం ముందుగా ఇంటిగ్రల్ ను x దిశలో తీసుకుంటే ఏమి జరుగుతుంది మేము ఈ xy వక్రరేఖ 2 కి సమానం ఈ y విలువ x4కి సమానం మరియు ఈ దిశలో y నుండి వెళ్తాము ఈ బిందువు నుండి y కి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ y కి ఖండన బిందువు ఏమిటో మనం లెక్కిస్తాము మరియు y విలువ 4 కి సమానం ఇది ఇప్పటికే ఇవ్వబడింది కానీ మీరు మొదట x దిశలో స్థిరపరిస్తే సమస్య ఈ వక్రరేఖ నుండి ఎల్లప్పుడూ రేఖకు వెళ్లే సమస్య అవుతుంది కానీ ఇది వరకు దీని ప్రక్కన మనం ఈ పారాబోలా నుండి వెళ్తాము y అనేది x24 నుండి ఆ రేఖకి సమానం కాబట్టి మేము ఈ ఇంటిగ్రల్ ను రెండు ప్రాంతాలుగా విభజించాలి ఒకటి ఇక్కడ చూపబడింది ఇది మరొకటి కాబట్టి దీనికి బదులుగా మనం x కి సంబంధించి ముందుగా తీసుకుంటే అది సులభం అవుతుంది ఎందుకంటే ఆ సందర్భంలో మనం డొమైన్ని విచ్ఛిన్నం చేయనవసరం లేదు కనుక మనం ఈ వక్రరేఖ నుండి ఈ వక్రరేఖకు ఎల్లప్పుడూ వెళ్తాము మరియు ఈ బిందువు నుండి ఆ బిందువుకు y దిశలో వెళ్తాము కాబట్టి ఈ xy 2 యొక్క ఖండన బిందువును మనం లెక్కించాలి కాబట్టి xy విలువ 2 కి సమానం మరియు మరొకటి y అనేది x24కి సమానం కాబట్టి ఇక్కడ మేము y విలువను అక్కడ నుండి ప్రతిక్షేపం చేస్తాము ఈ 2xవిలువ x24 కి సమానం మరియు ఇక్కడ నుండి మనం x కేవలం 2 అని పొందవచ్చు కాబట్టి ఇక్కడ ఈ x పాయింట్ విలువ ఖచ్చితంగా 2 కి సమానం మరియు y ద్వారా ఇవ్వబడింది కాబట్టి x అనేది 2 కి సమానం మరియు y విలువ 2x అంటే 1 కాబట్టి ఇక్కడ y అనేది 1 కాబట్టి ఈ y పాయింట్ ఇక్కడ 1 మరియు ఆ y రేఖ ఇక్కడ 4 కాబట్టి y దిశలో మనం 1 నుండి 4 కి వెళ్తాము మరియు x దిశలో మనం ఈ xy విలువ 2 నుండి y కి సమానం మరియు x24 కి సమానం కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను వ్రాద్దాం కాబట్టి x కి సంబంధించి లోపలి భాగం మరియు y కి సంబంధించి బయటిది కాబట్టి లోపలి భాగం కోసం మేము ఈ xy 2 నుండి కదులుతున్నాము అంటే x విలువ 2y మరియు వాటి ఎగువ సరిహద్దు ఈ x2 ద్వారా ఇవ్వబడుతుంది x2విలువ 4 y కి సమానం అంటే x అనేది 2y కాబట్టి x విలువ ఇక్కడ 2y మరియు 2y కాబట్టి మేము 1 నుండి 4 కి వెళ్తాము కాబట్టి ఈ మూడు వక్రరేఖలతో సరిహద్దు ఉన్న ప్రాంతం మనం ఈ ఇంటిగ్రల్ ను లెక్కించవచ్చు కాబట్టి మనం అలా చేద్దాం కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు లెక్కించాలనుకుంటున్న ఈ ఇంటిగ్రల్ కాబట్టి లోపలి భాగానికి వెలుపలి y ని 1 నుండి 4 కి సమానం లోపలి భాగానికి x కి సంబంధించి మొదటిది y14x2y2ydxdyy112y 2ydy 2×23 y32 2ln y 14438 1 2ln 4 4×73 2ln 4 283 2ln 4 కాబట్టి మేము ఈ 3 ఉదాహరణలను చూశాము ఇక్కడ మేము వక్ర రేఖలు లేదా కొన్నిసార్లు ఈ రెండు వక్ర రేఖలు లేదా మూడు వక్రరేఖలు ఉన్న ప్రాంతాన్ని లెక్కించాము కాబట్టి ఈ సందర్భంలో ఇది మూడు రేఖ ల ద్వారా జతచేయబడింది మరియు మేము ఇప్పటికే చర్చించిన మరొక అప్లికేషన్ ఉంది అది ఘన పరిమాణం డబుల్ ఇంటిగ్రల్స్ ఉపయోగించి y4 x2x1x2 మరియు x అక్షంతో ఆవరించబడిన ప్రాంతంలో z xy క్రింద ఘన పరిమాణాన్ని కనుగొనండి కాబట్టి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ లు ఉపయోగించి ఈ z క్రింద ఉన్న ఘనపరిమాణం xy కి సమానమని మేము కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఈ పారాబొలా ద్వారా ఆవరించి ఉన్న ఈ ప్రాంతంలో ఈ z కి సమానంగా వున్న x y ఉపరితలంతో సమానంగా ఉంటుంది మళ్లీ y విలువ 4 x2 కు సమానం మరియు x విలువ 1 కి సమానంగా ఉంటుంది మరియు x సమానంగా ఉంటుంది మరియు x అక్షం ముందు భాగం x అక్షం కాబట్టి డొమైన్లో ఇక్కడ ఉన్న ప్రాంతం ఏమిటో మనం మొదట చూడాలి ఆపై మనకు ఇక్కడ ఫంక్షన్ ఉపరితలం ఉంటుంది x అనేది xy కి సమానం కాబట్టి మేము ఉపరితలం క్రింద మరియు xy ప్లేన్ ఈ పరివేష్టిత ప్రాంతంపై ఘాన పరిమాణాన్ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మేము మొదట ఈ ప్రాంతాన్ని యధావిధిగా చిత్రీకరణ చేయాలి కాబట్టి మన దగ్గర పరబోలా ఉంది ఆపై ఈ మూడు రేఖలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఈ పారాబోలా ఉంది వేరే దిశలో y ఇప్పుడు 4 x2 కి సమానం కాబట్టి x విలువ 0 అయితే y విలువ 4 కాబట్టి శీర్షం ఇక్కడ ఉంది కాబట్టి మన దగ్గర ఈ y అనేది 4 x2 కు సమానం అది పరాబోలా మనకు x ఒకదానికి సమానం ఇది x అనే రేఖకి 1 కి సమానం మరియు మనకు x అనే రేఖ 2 కి సమానం ఇక్కడ మరియు తరువాత మనకు x అక్షం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రేఖ లతో సరిహద్దులుగా ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇది నాలుగు వక్రరేఖలతో సరిహద్దులుగా ఉన్న ప్రాంతం అయితే ఈ y కి సమానం కాబట్టి x కు సమానమైన 2 ఇక్కడ పాత్ర పోషించదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ పరబోలా మరియు ఈ రేఖ యొక్క ఖండన బిందువు గుండా వెళుతుంది కాబట్టి మనం కూడా తీసివేసినప్పటికీ ఈ x విలువ 2 కి సమానం పరివేష్టిత ప్రాంతం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ అంశాన్ని ఇక్కడ పొందాలి కాబట్టి x అనేది 1 ఉన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి x విలువ 1 ఉన్నప్పుడు y అనేది 3 కాబట్టి ఈ x విలువ 1 మరియు తరువాత y అనేది 3 అవుతుంది ఈ సమయంలో ఈ y అనేది 4 x2 కి సమానం మరియు ఈ పాయింట్ ఇక్కడ x విలువ 2 మరియు y విలువ 0 కాబట్టి ఇప్పుడు మనం లిమిట్లు పెట్టాలి మరియు ఫంక్షన్ xy అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ డబుల్ ఇంటిగ్రల్తో ఈ xy తో ఉపరితలం క్రింద మరియు ఈ xy ప్లేన్ పైన ఉన్న ఘన పరిమాణాన్ని మాకు అందిస్తుంది కాబట్టి ఈ పరిమితులను ఇక్కడ పొందడానికి మళ్లీ మనం x దిశలో ముందుగా వెళ్ళే రెండు అవకాశాలు ఉన్నాయి లేదా మనం మొదట y దిశలో వెళ్ళవచ్చు కాబట్టి మనం x దిశలో వెళ్దాం ఆపై లోపలి అంతర్భాగం కోసం వెళ్దాం ఆపై ఈ గీత ఇక్కడి నుండి ఆ స్థానానికి వెళుతుంది కాబట్టి dx మరియు dy అనేది వెలుపలి ఒకటి అయితే ఇప్పుడు ఇంటిగ్రేండ్ xy అవుతుంది ఎందుకంటే మనం x కి బదులుగా దీనిని మరోసారి పెడితే మనం ఉపరితం వైశాల్యం పొందబోతున్నాం ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతం మనకు లభిస్తుంది ఇది చిత్రంలో చూపబడింది కాబట్టి ఇప్పుడు x పరిమితుల కోసం మేము ఇప్పుడు x నుండి 1 కి సమానంగా కదులుతున్నాము ఇది x కి సమానం కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇక్కడ x నుండి డొమైన్కు ప్రవేశిస్తాము మరియు నిష్క్రమణ బిందువు ఇది పారాబోలా y అనేది 4 x2 కి సమానమా లేక అక్కడ నుండి మనం ఈ y విలువ 4 x2 కి సమానం అని తెలుసుకోవచ్చు కాబట్టి x విలువ 4 y కి సమానం అని కూడా మనం వ్రాయవచ్చు కాబట్టి లోపలి ఒక x కోసం మేము 1 నుండి 4 y కి మరియు బయటి నుండి y కోసం మేము ఈ లైన్ నుండి ఆ రేఖకు వెళ్తున్నాము అంటే y సమానం 0 నుండి y కి 3 సమానం కాబట్టి ఇది మనం ఇప్పుడు విశ్లేషించదలిచిన సంకలనమైనది మరియు దీని క్రింద ఉన్న ఘన ఘనపరిమాణాన్ని ఇస్తుంది ఈ ఇంటిగ్రల్ కాబట్టి ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ ను విశ్లేషిద్దాం కాబట్టి ఇక్కడ మనం చూసిన లిమిట్ ఇది కాబట్టి x విలువ 1 నుండి దీనికి 4 y మరియు y విలువ 0 నుండి 3 వరకు ఉంటుంది మరియు మేము దీనిని x కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి x కి సంబంధించి ఈ v వాల్యూమ్ మనం ముందుగా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇది x22 అవుతుంది కాబట్టి ఇది y మరియు 2 మరియు మనకు x2 ఉంది మరియు ఈ లిమిట్లు 1 నుండి 4 y వరకు ఉంటాయి మరియు బాహ్య ఇంటిగ్రల్ y కాబట్టి ఇది 0 నుండి 3 మరియు y2 అవుతుంది కాబట్టి ఇక్కడ 4 y 1 ఇది 0 నుండి 3 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది 3 y కాబట్టి 12 బయట మరియు తరువాత 3y y2 అంటే ఇంటిగ్రేండ్ మరియు dy కాబట్టి మనకు 3y y2 dy మరియు y కి పైగా ఇంటిగ్రల్ 0 నుండి 3 వరకు ఉంటుంది మరియు ఈ వెక్టర్ సగం అక్కడ ఉంది సగం ఇంటిగ్రల్ 3y కాబట్టి 3y22 y33 లిమిట్లు 0 నుండి 3 కాబట్టి 12 మరియు ఆపై ఎగువ ఒకటి ఇక్కడ పోస్ట్ చేయబడింది 3 దిగువ ఒకటి ఎలాగైనా 0 చేస్తుంది కాబట్టి 32 మరియు ఈ y2 ఇక్కడ 9 3 మరియు తరువాత 27 కాబట్టి ఇది మళ్ళీ 9 కాబట్టి ఇక్కడ272 మరియు తరువాత 9 కాబట్టి ఇది 12 మరియు272 మరియు ఈ మైనస్ 9 ఉంది కాబట్టి ఇది 18 మరియు అప్పుడు మనకు అక్కడ 27 ఉంది కాబట్టి మనకు 9 వస్తుంది ఆపై ఇది 4 అవుతుంది కాబట్టి ఈ ఘనపరిమాణం యొక్క విలువ94 గా లభిస్తుంది ఇది ఉపరితలం క్రింద ఉన్న xy కి సమానంగా ఉంటుంది మరియు పరబోలా మరియు ఈ మూడు రేఖల ద్వారా దగ్గరగా ఉన్న ప్రాంతం పైన ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ యొక్క విలువ 94 గా ఉంది కాబట్టి మరొక ఉదాహరణ గురించి చర్చించడానికి మేము మరింత ముందుకు వెళ్తాము ఇక్కడ xy చదరంలో పీఠము ఉన్న ఘన పరిమాణాన్ని మళ్లీ లెక్కించవచ్చు మరియు అది పారాబొలాకు కట్టుబడి ఉంటుంది కాబట్టి ఇది పరబోలా కాదు కాబట్టి ఇక్కడ వక్రరేఖలతో సరిహద్దులుగా ఉన్న xy అనేది 1 కి సమానం y సమానం x మరియు ఈ y అనేది 0 కి సమానం మరియు y విలువ 8 కి సమానం కాబట్టి ఈ సందర్భంలో మళ్లీ మనం ఈ వక్రరేఖలను గీయాలి ఇక్కడ మనకు 4 ఉంది కాబట్టి వాటిలో మూడు రేఖలు ఉన్నాయి మరియు ఈ xy మునుపటి చిత్రంలో ఉన్నటువంటి గ్రాఫ్ తో 16 కి సమానం కాబట్టి ఇప్పుడు దీనిని కలిగి ఉండాలంటే ఈ పరిస్థితి మన వద్ద ఉంది ఈ xy అనేది 16 కి సమానం ఆపై ఇది y అనే లైన్ x కి సమానం మనకు y కి 0 కి సమానం మరియు x విలువ 8 కి సమానం కాబట్టి ఇవి నాలుగు రేఖలు కాబట్టి మళ్ళీ నన్ను ప్రస్తావించనివ్వండి కాబట్టి ఇది y అనేది x కి సమానం మరియు మన దగ్గర xy విలువ 16 కి సమానం మరియు ఈ సందర్భంలో x విలువ 8 కి సమానం మరియు ఈ నాలుగు వక్రరేఖల ద్వారా ఆవరించిన ప్రాంతం కాబట్టి ఇది ఈ ప్రాంతం కాదు ఈ ప్రాంతం ద్వారా ఈ 4 కాబట్టి 1 2 మరియు మూడవది మరియు 4 కాబట్టి దీని ద్వారా మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు మేము ఈ ప్రాంతానికి పైన ఉన్న ఘన ఘనపరిమాణాన్ని లెక్కిస్తాము 1 కాబట్టి దీని ఆధారం ఇది మరియు ఇక్కడ ప్లేన్ z అనేది x కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది ఫంక్షన్ ఇది ఉపరితలం z అనేది x కి సమానం కాబట్టి మా ఇంటిగ్రేండ్ ఇప్పుడు x అవుతుంది కాబట్టి మళ్లీ మనం మొదట y దిశలో వెళ్ళవచ్చు లేదా x మొదటి దిశలో వెళ్ళాలి అనే పరిస్థితి ఉంది కానీ ఏ సందర్భంలోనైనా మనం డొమైన్ని విచ్ఛిన్నం చేయాలి ఎందుకంటే మనం x దిశలో ముందుగా వెళ్లినా కూడా కాబట్టి ఇక్కడ వరకు మనకు వేరే పరిస్థితి ఉంది మరియు ఆ తర్వాత y నుండి x కి సమానం మరియు x నుండి నిష్క్రమించడం a కి సమానం లేదా మనం మొదట y దిశలో స్థిరపరిస్తే కాబట్టి మనకు మళ్లీ ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి y నుండి వచ్చిన ప్రవేశించిన నుండి 0 సమానం మరియు ఈ వక్రరేఖకు y కి సమానంగా x ఉంటుంది మరియు తరువాత 4 నుండి 8 వరకు మనకు ఈ విభిన్న వక్రరేఖ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ భిందువు ఏమిటి కూడలి బిందువు కూడా ముఖ్యం ఇది y అనేది x కి సమానం మరియు ఇది xy అనేది 16 కి సమానం మరియు y అనేది x కి సమానం కాబట్టి దీని నుండి మనకు x216 వస్తుంది కాబట్టి x అనేది 4 కాబట్టి ఇది ఖచ్చితంగా x కి 4 సమానం మరియు సహజంగా ఈ y కి 4 సమానం కాబట్టి ఇక్కడ పాయింట్ అది కాబట్టి మనం ఇప్పుడు y దిశలో ఆపై x దిశలో తీసుకుందాం కాబట్టి మనం ఇప్పుడు రెండు ఇంటిగ్రల్ లను కలిగి ఉండాలి కాబట్టి ముందుగా y దిశలో మరియు తరువాత x దిశలో కాబట్టి మరియు ఇంటిగ్రల్x అవుతుంది కాబట్టి y దిశలో అయితే ఈ త్రిభుజం అయిన ఈ మొదటి ప్రాంతానికి పరిధులు Y అనేది 0 నుండి ఈ వక్రరేఖకు వెళుతుంది x తరువాత x కోసం మనం ఈ బిందువు నుండి ఈ బిందువుకి వెళ్తాము అంటే 0 నుండి 4 మరొకటి అప్పుడు 4 నుండి 8 వరకు మన x విలువ 4 నుండి 8 వరకు మారుతుంది మరియు ఇప్పుడు y కి మళ్లీ అదే వక్రరేఖ y ఇక్కడ 0 కి సమానం కానీ ఇప్పుడు అది xy కి 16 సమానం ఈ y విలువ 0 నుండి 16x కి సమానం ఆపై మనకు మళ్లీ dy మరియు dx ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను ఇక్కడ ఇవ్వబడిన దానిని లెక్కిస్తాము కాబట్టి మళ్లీ ఇది ఒక సంకలనమైన ప్రతి ఒక్కటి సరళమైనది మొదటిది 0 నుండి 4 వరకు ఉంటుంది ఆపై y కి సంబంధించి కాబట్టి x అలాగే ఉంది మరియు y కి సంబంధించి మనం అక్కడ x పొందుతాము కాబట్టి ఇక్కడ మనకు dx ఉంది 4 నుండి 8 వరకు ఉంటుంది ఆపై ఈ x మరియు మళ్లీ y ఉంటుంది కాబట్టి ఎగువ లిమిట్ మనకు 16x మరియు మైనస్ 0 ఇస్తుంది కాబట్టి ఈ రెండు ఇంటిగ్రేట్ చేయబడినవి మొదటిది x2 కాబట్టి మేము x33 మరియు 0 నుండి 4 పరిమితులను పొందుతాము మరియు ఇక్కడ మనకు 16 మరియు తరువాత x కాబట్టి 8 4 కాబట్టి మేము అక్కడ 4 ఇంటిగ్రల్ విలువను పొందుతాము కాబట్టి ఇక్కడ 643 మరియు ప్లస్ 64 కాబట్టి ఇది సాధారణమైనది అయితే ఇది 131 కాబట్టి 6443 కాబట్టి 2563 కాబట్టి 2563 అనేది ఈ ప్లేన్ క్రింద ఉన్న ఘనపరిమాణం z కి x సమానం మరియు ఆ ప్రాంతం ద్వారా సరిహద్దులు xy కి 16 సమానం మరియు y కి 6 సమానం y కి xy సమానం మరియు x కి 8 సమానం కాబట్టి విలువ2563 040xxdydx48016xxdydx2563 ఇప్పుడు నేటి ఉపన్యాసం యొక్క చివరి ఉదాహరణ కాబట్టి ఘనపు పరిమాణాన్ని మళ్లీ xy ప్లేన్ అని మేము లెక్కించాలనుకుంటున్నాము కానీ ఇప్పుడు ఇక్కడ మాకు పరబోలా ఉంది y అనేది 4 x2 కి సమానం మనకు సరళ రేఖ y అనేది 3x సమానంగా ఉంటుంది మరియు పైన మన దగ్గర ఉంది ప్లేన్ z అనేది x4 కి సమానం కాబట్టి మళ్లీ ఇదే సమస్య కాబట్టి ఇంటిగ్రెండ్ x4 అవుతుంది మరియు ఈ ప్రాంతం y నుండి లెక్కించబడుతుంది x2 మరియు y అనేవి 3x కి సమానం కాబట్టి ఇవి ఇక్కడ రేఖలు కాబట్టి రేఖ కాబట్టి y అనేది 3x కి సమానం కాబట్టి మనకు y అనేది 3x కి సమానం మరియు ఈ పారాబోలాy4 x2 మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రాంతాలను చూశాము కాబట్టి ఇప్పుడు మేము z x4 ప్లేన్ క్రింద ఘనపరిమాణమును పొందాలనుకుంటున్న ప్రాంతం ఇది కాబట్టి ఈ ఖండన భిందువులు ఏమిటో మనం ఇప్పుడు లెక్కించాలి కాబట్టి దీని కోసం మనం ఇప్పుడు y అనేది 4 x2 కి సమానం మరియు y అనేది 3x కి కాబట్టి నేను అక్కడ 3x మరియు తరువాత 4 x2 ఉంచుతాను కాబట్టి మన దగ్గర x23x 40 లేదా x మైనస్ 4 ఉన్నాయి కాబట్టి x4x 1 యొక్క లబ్దము 0 కి సమానం కాబట్టి x అనేది 1 కి సమానం మరియు x అనేది 4 కి సమానం కాబట్టి ఇవి రెండు భిందువులు కాబట్టి ఇక్కడ మనకు x అనేది 1 కి సమానం మరియు తదనుగుణంగా మనం ఈ y3x నుండి ఎందుకు పొందవచ్చు మరియు ఇక్కడ x అనేది 4 కి సమానం కాబట్టి ఈ y కి సంబంధించినది 12 మరియు ఇక్కడ y అనేది 3x కాబట్టి 3 అవుతుంది కాబట్టి ఇవి పాయింట్లు మరియు ఇప్పుడు మేము ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం ఇంటిగ్రల్లను వ్రాయవలసి ఉంటుంది మరియు మళ్లీ మనం మొదట x దిశలో లేదా y దిశలో సంకలనపరచగల ప్రశ్న కాబట్టి మొదట y దిశలో ఇంటిగ్రల్పరచండి ఎందుకంటే అది సులభంగా ఉంటుంది కాబట్టి y దిశలో ఇది ఎల్లప్పుడూ వెళుతుంది అది ఈ రేఖ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఈ పరబోలా ద్వారా నిష్క్రమిస్తుంది అంటే ఈ y మరియు తరువాత dx కాబట్టి y అనేది 3x నుండి ఈ పారాబోలాకు వెళుతుంది y అనేది 4 x2 కి సమానం మరియు x లిమిట్లు 4 నుండి ఈ x కి 1 కి సమానం కాబట్టి ఈ ఇంటిగ్రల్ మనం లెక్కించాల్సిన అవసరం ఉంది మరియు ఇంటిగ్రేండ్ x4 అవుతుంది మరియు ప్లస్ మనం మాత్రమే ఇంటిగ్రేట్ చేయబడేదిగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మేము మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షణ చేస్తాము ఈ రేఖ ఎల్లప్పుడూ ఈ రేఖ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఆ పరబోలా నుండి నిష్క్రమిస్తుంది మరియు x కోసం మనం 4 నుండి 1 కి కూడా తీసుకున్నాము కాబట్టి విలువలను పొందడానికి మనం సాధారణ ఇంటిగ్రల్ ను ఇంటిగ్రేట్ చేయాలి V 413x4 x2x4dydx కాబట్టి ఈ సందర్భంలో ఇది డబుల్ ఇంటిగ్రల్ పరంగా ఘన పరిమాణము ఇది మనం మళ్లీ ఇంటిగ్రేట్ చేయగల సాధారణ ఇంటిగ్రేండ్ మరియు ఇక్కడ లెక్కల తర్వాత విలువలు 62512 గా వస్తున్నాయి ఇది ఒక సాధారణ ఇంటిగ్రల్ ఇది సులభంగా గణించవచ్చు కాబట్టి ఈ రోజు మనం చూసింది ఈ డబుల్ ఇంటిగ్రల్స్ యొక్క అప్లికేషన్లు ప్రధానంగా ప్రాంతం యొక్క గణన మరియు ఘానపరిమాణము యొక్క గణన తరువాతి ఉపన్యాసాలలో మనం ఉపరితల వైశాల్యాన్ని కూడా లెక్కించగల మరొక అప్లికేషన్ను కూడా చూస్తాము కాబట్టి ఇప్పుడు మేము ఫంక్షన్ యొక్క డొమైన్ యొక్క ప్రాంతాన్ని మాత్రమే లెక్కించాము మరియు తరువాత డబుల్ ఇంటిగ్రల్స్ ఉపయోగించి ఇచ్చిన ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడా మనం లెక్కించవచ్చు కానీ ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ అప్లికేషన్ ఈ రోజు మనం పూర్తి చేసిన ప్రాంతం యొక్క గణన మరియు ఘాన పరిమాణం యొక్క గణన ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన సూచనలు ఇవి మీకు చాలా కృతజ్ఞతలు